ఇప్పుడు కరెంటు యొక్క సాధారణ లక్షణాల కోసము కిర్చాఫ్ యొక్క కరెంటు నియమముకరెంట్ లా ఉన్నట్లుగానే మనకు ఒక లూప్ లో వోల్టేజ్ల యొక్క సాధారణ లక్షణాల కోసము కిర్చాఫ్ వోల్టేజ్ నియమమువోల్టేజ్ లా ఉంది దాని ప్రకారము మనం మూలకాలతో కలపబడిన ఒక లూప్ తీసుకుందాముమరియు ఈ లూప్ లోప్రతి మూలకానికి ఒక నిర్దిష్ట వోల్టేజ్ ఉంటుంది ఈ నిర్దిష్ట వోల్టేజ్లను V1 V2 V3 మరియు V4 అని అనుకుందాము కాబట్టి మనము ఒక ప్రత్యేకమైన నోడ్ నుండి ప్రారంభించి లూప్ చుట్టూ మొత్తం వోల్టేజ్ పెరుగుదల లేదా వోల్టేజ్ తగ్గుదలను కనుక్కుందాము నోడ్ వైపు ప్రవేశించే కరెంటు లేదా నోడ్ ను విడిచి వెళ్లే కరెంటు యొక్క సారూప్యత వలె లూప్ చుట్టూ వోల్టేజ్ పెరుగుదల లేదా వోల్టేజ్ తగ్గుదల ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి మనము లూప్ లో వెళ్ళేటప్పుడు వోల్టేజ్ డ్రాప్ గురించి చూద్దాం కాబట్టి నోడ్ n1 నుంచి నోడ్ n2 కి వెళ్ళినపుడు వోల్టేజ్ డ్రాప్ V2 అవుతుంది ఎందుకంటే నోడ్ n1 అనేది నోడ్ n2 కన్నా V2ఎక్కువ అదేవిధంగా మనము నోడ్ n2 నుండి నోడ్ n3 కి వెళ్ళినప్పుడు వోల్టేజ్ డ్రాప్ V3 అవుతుంది మరియు మనము నోడ్ n3 నుండి నోడ్ n4 కి వెళ్ళినప్పుడు వోల్టేజ్ లో డ్రాప్ V4 అవుతుంది చివరకుమనము నోడ్ n4 నుండి నోడ్ n1 కి వెళ్ళినప్పుడు వోల్టేజ్ లో డ్రాప్ V1 అవుతుంది మనము నోడ్ n1 కన్నా నోడ్ n4 ఎక్కువ సంభావ్యతలో ఉందని చూడవచ్చు కాబట్టి మనము నోడ్ n4 నుండి నోడ్ n1 కి వెళ్ళినప్పుడు వోల్టేజ్ పెరుగుదల V1 లేదా V1 వోల్టేజ్ డ్రాప్ అని చెప్పడానికి సమానం ఈ విషయాన్నీ ఇంతకుముందు నొక్కిచెప్పటానికి కారణం నోడ్ n1 అనేదినోడ్n4 కన్నా V1 ఎక్కువ లేదా నోడ్ n4 అనేది నోడ్ n1 కన్నా V1 తక్కువ కాబట్టి నియమాలను సరిగ్గా వర్తింపజేయడానికి మనము ఈ వోల్టేజ్ సంప్రదాయాలతో సౌకర్యంగా ఉండాలి కాబట్టి కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ చట్టం ప్రకారము మనము లూప్ చుట్టూ అన్ని వోల్టేజ్లను స్థిరమైన దిశలో వోల్టేజ్ పెరుగుదల లేదా తగ్గుదలను సంకలనం చేయగా వచ్చే మొత్తం 0 కి సమానంగా ఉంటుంది వాస్తవానికి మనము ఒక నోడ్ నుండి ప్రారంభించి అదే నోడ్కు తిరిగి వస్తాము అంటే మనము ఒక లూప్ చుట్టూ వోల్టేజ్ పెరుగుదల లేదా తగ్గుదల ఏది తీసుకున్నా స్థిరంగా తీసుకుంటే లెక్కలు సరైనవి అవుతాయి కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమము ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి అదే సర్క్యూట్ తీసుకుందాం ఇచ్చిన సర్క్యూట్ లో V1 1 వోల్ట్ V2 3 వోల్ట్స్ V3 తెలియదు మరియు V4 5 వోల్ట్స్ కిర్చాఫ్ వోల్టేజ్ నియమము ప్రకారము 3v V3 5v 1v0 కి సమానం కాబట్టి మనము తెలియని వోల్టేజ్ V3 7 వోల్ట్లు అని లెక్కించవచ్చు ఇప్పుడు కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమము నిజం కావటానికి ఏ పరిస్థితులు కావాలి లూప్ను ఖండించే సమయంతో మారే అయస్కాంత క్షేత్రానికి ప్రాముఖ్యత లేదని మనము ఊహిస్తాము సమయంతో మారుతున్న అయస్కాంత క్షేత్రాలు లూప్ను ఖండించినట్లయితే అది లూప్లో వోల్టేజ్ను ప్రేరేపిస్తుందని మనకు తెలుసు అలాంటప్పుడు లూప్ చుట్టూ తిరిగేటప్పుడు వోల్టేజ్ల మొత్తం సున్నా కానవసరము లేదు మనము అలాంటి సందర్భాలను మినహాయించాము మనము ఇంతకుముందు తీసుకున్న సర్క్యూట్ తో పోల్చితే తక్కువ కొలతలు కలిగిన సర్క్యూట్ ల విషయంలో ఇది నిజం కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమము కొన్ని ఇరుకైన సందర్భంలో మాత్రమే వర్తిస్తుందని కాదు చాలా ఉపయోగకరమైన సందర్భంలో పెద్ద సంఖ్యలో సర్క్యూట్లకు కూడా వర్తిస్తుంది అందుకే మనము దీనిని ఉపయోగిస్తాము రోజువారీ అనుభవం ఆధారంగా కిర్చాఫ్ యొక్క వోల్టేజ్నియమానికి కూడా మనము ఒక సారూప్యతను చెప్పవచ్చు ఉదాహరణకు మనము ఒక నిర్దిష్ట స్థానం h1 నుండి ప్రారంభించి h2 ఎత్తు ఉన్న భవనం పైకి వెళ్లినట్లయితే మనము నిర్దిష్ట కు సమానమయిన ఎత్తును పొందుతాము ఇప్పుడు మనము h3 ఎత్తు ఉన్న చిన్న భవనం పైకి వచ్చినట్లయితేమనము ఎత్తును పొందుతాము నిజానికి విలువ నెగటివ్గా ఉంటుంది ఆ తరువాత మనము h4 లోతు ఉన్న భూగర్భ ప్రదేశానికి వెళితే మనకు విలువ వస్తుంది చివరకు మనము ప్రారంభించిన చోటికి తిరిగి వచ్చినపుడు ఎత్తును పొందుతాము కాబట్టి స్పష్టంగా ఈ ఎత్తుల తేడాలను సంకలనం చేస్తాము ఈ ఎత్తుల తేడాలను ప్రాథమికంగా g ద్వారా గుణిస్తే 1 నుండి 2 2 నుండి 3 3 నుండి 4 మరియు 4 నుండి 1 వరకు సంభావ్య లాభం వస్తుంది మరియు ఈ సంభావ్య లాభాలను మొత్తం కలిపితే స్పష్టంగా సున్నాకు సమానము అవుతుంది మరియు కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమము దీనికి సారూప్యంగా ఉంటుంది మరియు ఏదైనా భాగంలో ఉత్పన్నమయ్యే వాస్తవ సంభావ్యత 1 నుండి 2 వరకు పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఉండవచ్చు 2 నుండి 3 వరకు సంభావ్యత వ్యతిరేకంగా మరియు చాలా సంభావ్యతలు ఉండవచ్చు కానీ ఈ సంభావ్యతలను స్థిరంగా తీసుకుని సంకలనం చేస్తే మొత్తం విలువ 0 అవుతుంది ఇక్కడ మనము పెరిగిన ఎత్తును పాజిటివ్ గా తగ్గిన ఎత్తును నెగటివ్ గా తీసుకుంటాము కానీ మనము దానిని వ్యతిరేక ధ్రువణతతో తీసుకున్నా కూడా సరిగ్గా అదే ఫలితం లభిస్తుంది